అందరికీ నమస్కారండెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై ఐఐటి కాన్పూర్ నుండి ఎన్పిటిఇఎల్ మూక్ NPTEL MOOCs కోర్సుకు తిరిగి స్వాగతం

నేను ఐఐటి కాన్పూర్లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవి చంద్ర ను నేను గత నాలుగు వారాలుగా మీకు ఈ కోర్సును అందిస్తున్నాను ఈ వారంలోమనము ముఖ్యంగా కమ్యూనికేషన్పై దృష్టి పెట్టాము మరియు గత రెండు ఉపన్యాసాలలోమనము టెలిఫోన్కు సంబంధించిన నైపుణ్యాల గురించి చర్చించడం ప్రారంభించాము మరియు ముఖ్యంగా ఈ ఉపన్యాసంలో నేను కొన్ని అధునాతన టెలిఫోన్ నైపుణ్యాల కోసం వెళ్లాలనుకుంటున్నాను మరియు నేను ప్రారంభించే ముందుమునుపటి దానిలో మనం చేసిన దాని గురించి క్లుప్తంగా రీక్యాపిట్యులేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను మునుపటి ఉపన్యాసంలోటెలిఫోన్ కమ్యూనికేషన్ యొక్క వివిధ అంశాల గురించి నేను మీతో చర్చించాను కాబట్టి నేను సాధారణంగా కమ్యూనికేషన్ అంశాన్ని చూస్తున్నాను మనం టెలిఫోన్ను ఉపయోగించినప్పుడుముఖ్యంగా నేను టెలిఫోన్ను కమ్యూనికేషన్లో ఉపయోగించే ఒక రకమైన విరుద్ధమైన పరికరంగా చూడటానికి ప్రయత్నిస్తున్నానుకానీ నేను మీకు ఈ వాస్తవాన్ని కూడా హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానుమీరు టెలిఫోన్ను ఉపయోగించినప్పుడుఅది కూడా ఇది మీరు ఎలాంటి వ్యక్తి అని కూడా చెబుతుంది కాబట్టిమీరు చేసే కాల్స్ మరియు మీరు చేసే విధానం మీరు ఎవరో మీరు నివారించే కాల్స్ మరియు మీరు వాటిని నివారించే విధానం మీరు ఎవరో మీరు మాట్లాడాలనుకునే వ్యక్తులు మరియు వారిని నిర్ణయిస్తుంది మీరు వారితో మాట్లాడే విధానం కూడా మీ గురించి చాలా చెబుతుంది కాబట్టిఇది వాస్తవానికి మీ వ్యక్తిత్వం గురించి చెప్పడంనిర్ణయించడం వివరించడంలెక్కించడం కాబట్టి మీరు ఈ పరికరంపై చాలా శ్రద్ధ వహించాలి ఫోన్ కాల్స్ నేడు మానవ కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన అంశంగా మారాయి కాబట్టిమీరు దీన్ని తయారు చేయవచ్చు లేదా మార్చవచ్చు మరియు ఇది ముఖాముఖిగా మాట్లాడే మౌఖిక సంభాషణకు చాలా భిన్నమైనదనే వాస్తవాన్ని కూడా నేను హైలైట్ చేసాను ముఖాముఖి సంభాషణ లోమీరు మీ ముందు ఉన్న వ్యక్తిని చూస్తారు కాబట్టి మీరు మీ కమ్యూనికేషన్ను మాడ్యులేట్ చేయవచ్చు కానీ ఈ సందర్భంలో మీరు అవతలి వ్యక్తిని చూడలేరు కాబట్టి ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది ముఖ్యంగా సంఖ్యలను తగ్గించండి మీరు కాల్ చేయాల్సిన నంబర్ను ఎవరైనా మీకు ఇస్తుంటేమీరు దానిని నోట్ చేసుకోవడం ముఖ్యంలేకపోతే మీరు దానిని మర్చిపోతారు నవ్వండి మరియు ఇతర సూచనలను ఉపయోగించండిఇది మీరు చాలా వార్మ్ గా ఉన్నారని మరియు అవతలి వ్యక్తి దానిని నిజంగా అనుభూతి చెందగలడని సూచిస్తుంది అవతలి వ్యక్తి దానిని కొంచెం పొడిగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఓపికగా ఉండండితొందరపడకండితొందరపడకండి దాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించకండి మంచి శ్రోత గా ఉండండిచురుకైన శ్రోతగా ఉండండి అవతలి వ్యక్తి మాట్లాడేలా చేయండి మరియు అంతరాయం కలిగించవద్దు న్లో మీ నిగ్రహాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఎందుకంటే ఇది భారీ నష్టాన్ని కలిగిస్తుంది అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడో మీకు తెలియదు మీరు తింటున్నప్పుడు లేదా మీరు ఏదైనా నమలుతున్నప్పుడులేదా నమలుతున్నప్పుడు ఫోన్ కాల్ వస్తేమీరు కాల్ చేస్తున్నప్పుడు ఆపండి లేదా చేయవద్దు మీరు చదువుతున్నప్పుడు వచ్చినాచదవడం మానేయండి వచ్చినప్పుడు ఏదైనా టైప్ చేస్తూ కంప్యూటర్లో బిజీగా ఉన్నప్పటికీ ఫోన్ కాల్పై పాక్షిక దృష్టి పెట్టవద్దు ప్రస్తుతానికి టైప్ చేయడం మానేసిఆపై దానిపై పూర్తి శ్రద్ధ వహించండి తద్వారా కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉంటుంది మరియు మీరు ఆ వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడుకొంత వెర్బల్ ప్రోత్సాహాన్ని ఉపయోగించండి ఎందుకంటే అవతలి వ్యక్తి మిమ్మల్ని అతని లేదా ఆమె ముందు చూడలేరు కాబట్టినేను చూసినట్లుగా మీరు కొంత వెర్బల్ ప్రోత్సాహాన్ని ఉపయోగించవచ్చు నాకు మరింత చెప్పండి కొనసాగండి కాబట్టిఈ సూచనలు వాస్తవానికి మీరు అక్కడ ఉన్నారనిఆపై మీరు అక్కడ ఉన్నారని వ్యక్తికి అనిపించేలా చేస్తాయి వ్యక్తి యొక్క సంభాషణను చాలా చురుకుగా వినడం ఇప్పుడుటెలిఫోన్ కమ్యూనికేషన్ యొక్క మరికొన్ని ఆసక్తికరమైన లక్షణాలను చూద్దాం మరియు గత ఉపన్యాసంలోటెలిఫోన్ వాడకం గురించి కొంచెం తత్వశాస్త్రం తర్వాత మీరు అభివృద్ధి చేయగల ప్రాథమిక నైపుణ్యాల గురించి నేను మీతో చర్చించాను కానీ ఇందులోమీరు అభివృద్ధి చేయాల్సిన కొన్ని అధునాతన నైపుణ్యాలను చూద్దాంతద్వారా ఏదైనా మీరు చేసే ఫోన్ కాల్మీరు నిజంగా చేస్తారు మరియు మీరు ఎక్కువ చేయరు మీరు కాల్ చేసినప్పుడుమీరు చాలా విన్ విన్ పరిస్థితిలో ఒప్పందాన్ని పూర్తి చేస్తారు మీరు కంపెనీకి కాల్ చేస్తున్న వ్యక్తి అయితే మీకు డీల్ వస్తుందని అందరికీ తెలుసు కాబట్టి మీరు గణనీయమైన టెలిఫోన్ కాల్స్ చేసే కళను నేర్చుకుంటారు ఆపై మీరు వృత్తిపరమైన వాతావరణంలో మీ కోసం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం దాని నుండి ఉత్తమమైనదాన్ని పొందుతారు ఇప్పుడు టెలిఫోన్ కమ్యూనికేషన్ యొక్క మరికొన్ని ఆసక్తికరమైన లక్షణాలు నేను చెప్తున్నట్లుగాఇది అత్యంత సాధారణంగా ఉపయోగించే మరియు అత్యంత సాధారణంగా దుర్వినియోగం చేయబడే కమ్యూనికేషన్ రూపం తరచుగా రిసీవర్ యొక్క ప్రతిస్పందనను పెద్దగా పరిగణించరు ఎక్కువగా రెండు కారణాల వల్ల మాట్లాడేవారు ఒకరినొకరు చూడలేరు కాబట్టిఅవతలి వైపు అవతలి వ్యక్తి ఏమి స్పందిస్తాడో వారు ఊహిస్తారు మరియు కొన్నిసార్లు ఇది అవతలి వ్యక్తి ఆలోచించే లేదా ప్రవర్తించే లేదా ప్రతిస్పందించే పూర్తిగా భిన్నమైన మార్గం కావచ్చు ఇప్పుడు ఇది సవాలుగా ఉంది ఎందుకంటే ప్రజలు తమ మనస్సులో చాలా విషయాలను ఊహించుకుంటారు నేను మీకు చాలా సరళమైన ఉదాహరణ ఇస్తాను మరియు నా ఉద్దేశ్యం మరియు మీరు మీ టెలిఫోన్ కమ్యూనికేషన్ను చాలా గ్రహణశక్తిగా మరియు వినడం పరంగా చాలా చురుకుగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకుంటారు ఈ సరళమైన ఉదాహరణను తీసుకోండి ఒక వైద్యుడు మరియు ఒక రోగి ఇద్దరూ సమీపంలోని పరిసరాల్లో నివసిస్తున్నారు డాక్టర్ చాలా బిజీగా ఉన్నాడుకానీ అప్పుడు రోగి అతనితో స్వేచ్ఛగాకొన్నిసార్లు బయట మాట్లాడాలనుకున్నాడు కాబట్టిఅతను అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నాడుఆపై చివరకు అతను వైద్యుడిని పిలిచాడు మరియు అప్పుడు డాక్టర్ రేపు 7 గంటలకు కలుద్దాం అని చెప్పాడు ఇప్పుడురోగి వెంటనే ఎక్కడ అని అడిగాడు కాబట్టి నా నడక సమయంలో డాక్టర్ పార్కులో చెప్పారు ఇప్పుడుఒక వైపు డాక్టర్ మొత్తం సమాచారం ఇచ్చినట్లు అనిపిస్తుంది రోగికి మొత్తం సమాచారం అందింది మరియు వారు కలుసుకున్నారని మీరు అనుకుంటున్నారా నిజానికి వారు కలుసుకోలేకపోయారు కారణం ఏమిటంటేరోగి ఎల్లప్పుడూ డాక్టర్ పార్కులో నడవడానికి వెళ్లడాన్ని చూస్తాడు 6 30 నుండి 730 వరకు మరియు రోగి కూడా అదే పార్కుకు వెళ్తాడు డాక్టర్ చాలా బిజీగా ఉన్నాడు ఆపై చాలా గైర్హాజరయ్యాడుఅతను ఈ వ్యక్తి అని కూడా గుర్తు చేసుకున్నాడు సాయంత్రం 7 గంటల సమయంలో అతను సాయంత్రం నడక కోసం పార్కుకు వెళ్ళినప్పుడు కనిపిస్తాడు కానీ అప్పుడు డాక్టర్ గ్రహించడం మర్చిపోయిఅతను కూడా ఉదయం నడక తీసుకుంటాడని చెప్పాడు అతను రోజుకు రెండుసార్లు నడుస్తాడుఉదయం 7 గంటల సమయంలో ఖచ్చితంగా పార్కులో ఉంటాడు మరో రాత్రి 7 గంటల సమయంలో అతను ఖచ్చితంగా పార్కులో ఉన్నాడు ఇప్పుడు అతను అతనికి చెప్పినప్పుడు అతను ఉదయం గంటలలో రోగి తనను కలుస్తాడని అనుకున్నాడు అది పార్కులో ఉదయం 7 గంటల సమయంలో ఇప్పుడు రోగి సాయంత్రం సమయంలో మాత్రమే వైద్యుడిని చూసినందున అతను ఇలా అనుకున్నాడు డాక్టర్ సాయంత్రం సమయం ఇస్తున్నారు కేవలం వారు ఉదయం లేదా సాయంత్రం అని చెప్పలేదు కాబట్టి ఇద్దరూ కలుసుకోలేకపోయారు మరియు చాలా తీవ్రమైన కమ్యూనికేషన్ జరగలేదు కాబట్టి ఈ ప్రభావం నుండి పాఠం కమ్యూనికేషన్ మరియు క్రియాశీల శ్రవణంలో స్పష్టత అవసరం ఇద్దరు వ్యక్తులు కాస్త సహకరించివారి ఊహను తగ్గించుకున్నట్లయితేడాక్టర్ చెప్పినట్లయితేనా ఉద్దేశ్యం రాత్రి 7 గం లేదా అతను ఉదయం కావాలనుకుంటే ఉదయం 7 గంటల ఉదయం 7 గంటలకు చెప్పినట్లయితే లేదా నా నడక సమయంలో పార్క్లో అతను ఎక్కడ చెప్పాడని రోగిని అడిగినప్పుడు కాబట్టిఉదయం లేదా సాయంత్రం సమయం ఎంత కాబట్టిఇది వాస్తవానికి కమ్యూనికేషన్లో ప్రభావానికి దోహదపడి ఉండవచ్చు రెండూ ఊహించబడ్డాయి మరియు మనము రెండింటినీ నిందించలేము ఎందుకంటే ప్రజలు కమ్యూనికేషన్లో నిమగ్నమైనప్పుడు ఆడే ఆట ఇది మనం ఇప్పుడు నిజంగా సమాచార మార్పిడికి లోతుగా వెళ్ళినప్పుడు దీని గురించి మరింత పరిశీలిస్తాము మనము టెలిఫోన్ ఉపయోగించే విషయంలో అధునాతన నైపుణ్యాల గురించి చర్చిస్తామునేను కొన్ని ఈ అధునాతన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని చిట్కాలు ఇవ్వాలనుకుంటున్నాను మీరు మాట్లాడేటప్పుడు మీరు స్పష్టంగా ఉచ్ఛరించాలి మీరు స్పష్టంగా ఉచ్ఛరించాలి నేను స్పష్టంగా ఉచ్ఛరించండి అని చెప్పినప్పుడు మీరు స్థానిక అమెరికన్ లాగా ఉచ్ఛరించాల్సిన అవసరం లేదు లేదా ఆంగ్లం మాట్లాడుతున్న స్థానిక బ్రిటిష్ వ్యక్తి లాగ కానీ మీరు ఇంగ్లీషులో లేదా ఏదైనా భాషలో మాట్లాడుతున్నట్లయితేపదాలు తప్పుగా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడండి ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ తీసుకోండి కాబట్టి ఎంహెచ్ఆర్డి నుండి ఒక సంస్థ నుండి సమావేశమైఆపై సమావేశమైనప్పుడు ఒక అవసర కమిటీ ఉంది కాబట్టి ఎంహెచ్ఆర్డీకి చెందిన వ్యక్తి ఆ సంస్థ విభాగం అధిపతితో మాట్లాడుతున్నాడు మరియు తరువాత విభాగాధిపతి అతను తదుపరి విద్యా సంవత్సరానికి ఏదైనా అవసరమా అని అడిగాడు మరియు విభాగం అధిపతి లేచిమాకు కనీసం ఐదుగురు ప్రయోగశాల సిబ్బంది అవసరమని చెప్పాడు కాబట్టిమీకు ఇప్పటికే ఒక ప్రయోగశాల మాత్రమే ఉన్న ఐదుగురు ప్రయోగశాల సిబ్బంది ఎందుకు అవసరమని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు కాబట్టి మాకు ఐదుగురు ల్యాబ్ సిబ్బంది అవసరం లేదని ఆయన అన్నారు కాబట్టి మళ్ళీ అతను ఎందుకు ఒక ల్యాబ్ మరియు ఇప్పటికే మీకు ల్యాబ్ సిబ్బంది ఉన్నారని చెప్పాడు కాబట్టి మాకు ఐదుగురు ల్యాబ్ స్టాఫ్ ల్యాబ్ సిబ్బంది అవసరం లేదు అని చెబుతూనే ఉన్నాడు కాబట్టిఅప్పుడు ఎవరో లేచిల్యాబ్ వ్యక్తి అక్కడ ఉన్నాడని ఆయన అర్థం కానీ అతనికి ల్యాప్టాప్లు అవసరంకానీ అతను ల్యాప్టాప్లు అని చెప్పిన విధానం ల్యాబ్ సిబ్బందిగా వినిపించింది కాబట్టిబుర్ స్పష్టంగా ఉచ్ఛరించబడలేదు కాబట్టి గందరగోళానికి కారణమైంది కాబట్టి మరొక ఆసక్తికరమైన కేసు ఉంది ఒక ప్రొఫెసర్ ఒక శాస్త్రవేత్త వాస్తవానికి అతను ఒక ప్రయోగంలో కొన్ని కప్పలను ఉపయోగించడం గురించి కొంతమంది విద్యార్థులకు ప్రదర్శన ఇవ్వాలనుకున్నాడు కాబట్టిఅతను తన సహాయకుడిని పిలిచాడుఆపై అతను ఫోన్ చేసాడు ఆపై మీరు రేపు నాకు పది కప్పలను తీసుకురాగలరా అని చెప్పాడు కాబట్టిఅవతలి వ్యక్తి బిజీగా ఉన్నాడుఆపై అతను ఏదో విన్నాడు ఆపై అతను ఆశ్చర్యపోయాడు అది సరే సర్ అది చేయబడుతుందికానీ మీకు ఏ పరిమాణం లో అవసరం కాబట్టి మీకు చిన్న పరిమాణం లో ఒకటి లేదా పెద్ద పరిమాణం లోలేదా మధ్య పరిమాణం లో కవాలా ఆపై ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త మధ్యస్థ పరిమాణం పనిచేస్తుందని అనుకున్నాడు మరుసటి రోజు అతను విద్యార్థులనుఇతర పరిశోధకులందరినీ పిలిచాడు కప్పలతో ప్రయోగాన్ని ప్రారంభించడానికి మరియు అతను దాని కోసం వేచి ఉన్నాడుకానీ ఆ వ్యక్తి సహాయకుడు వాస్తవానికి పది కప్పలను మాత్రమే తీసుకువచ్చాడు కాబట్టిచిన్న పిల్లలు మధ్యస్థ పరిమాణంలో ధరించగల దుస్తులను కప్పలు ధరిస్తాయి కాబట్టిశాస్త్రవేత్త ఉచ్ఛరించిన విధంగా కప్పలు కప్పలు అని అవతలి వ్యక్తికి వినిపించాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పంపినవారు లేదా రిసీవర్ గాని నిజంగా నాకు కప్పలు కావని జంతువులను కప్పలను చూడు అని చెప్పవచ్చు లేదా మరొక వ్యక్తి కప్పలు అని విన్నప్పుడు కూడా అతను పరిమాణం అడుగుతున్నప్పుడు కూడా శాస్త్రవేత్త గ్రహించి ఉండవచ్చని అతను గ్రహించాడు వాస్తవానికి కప్పలు కాకుండా వేరే దేని గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాకు పెద్ద కప్పలు అవసరం లేదని అతను మళ్ళీ అనుకున్నాడు కాబట్టినేను మీడియం కోసం వెళ్ళగలను ఆపై అతను అలా చెప్పాడు ఇద్దరూ వివరణ మరియు వివరణ కోరడానికి ప్రయత్నిస్తే గందరగోళాన్ని సులభంగా తొలగించవచ్చు మరియు ఒకరు చురుకుగా వినేవారుదానిని క్రమబద్ధీకరించగలిగేవారు మీరు స్పష్టంగా ఉచ్ఛరించడం కాకుండా మాట్లాడేటప్పుడు మీ స్వరం వార్మ్త్ ని గౌరవాన్ని సహాయాన్ని ప్రసరింపజేయండి కాబట్టి ఇది వేడిని ప్రసరింపజేయాలి కాబట్టి వారు విన్నప్పుడు వారు చాలా వార్మ్ గా ఫీల్ఐ ఉండాలివారు మీరు చాలా గౌరవప్రదంగా మాట్లాతున్నారని భావించగలగాలి మరియు మీరు సహాయం అందిస్తున్నారు కాబట్టిమీరు ఒక కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయితే మీరు కొంత మద్దతు ఇస్తారు హలోతో ప్రారంభించవద్దు కాబట్టి సాధారణంగా మనము ఫోన్ కాల్ చేసినప్పుడు మనము హలో చెబుతాముఆపై మనము ఎల్లప్పుడూ హలో చెపుతాముహలో హలో అని చెప్తున్నారుకానీ అది కనిపించే కంపెనీ అయితే కాబట్టిమీరు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయితే దానితో ప్రారంభించడం చాలా అనధికారికమైనది మరియు అసభ్యమైనది కూడా మీరు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయితే రిసెప్షనిస్ట్ అవుతారు కాబట్టి మీరు కంపెనీ పేరుతో ప్రారంభించి వెంటనే మర్యాదపూర్వకమైన గ్రీటింగ్స్ ను గుడ్ మార్నింగ్ గుడ్ మధ్యాహ్నంగుడ్ ఈవెనింగ్ మరియు మీ పేరును జోడించి ఉపయోగించండి కాబట్టిమీరు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండిఆపై సహాయం చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఉదాహరణకుమీరు కంపెనీ స్టెర్లింగ్ సేవలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే శుభోదయం నేను రోనిటా అని చెప్పడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు కాబట్టి మీరు కంపెనీ పేరుతో ప్రారంభించే స్టెర్లింగ్ సేవలు శుభోదయం మీరు గ్రీటింగ్తో ప్రారంభించండి ఆపై ఇది రోనిత నేను రోనిత అని మీరు పరిచయం చేయండి ఆపై నేను మీకు ఎలా సహాయం చేయగలను కాబట్టి మీరు ప్రసంగం ప్రారంభంలోనే కొంత ఆందోళన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సూచిస్తుంది మరియు అది అవతలి వ్యక్తిని కొంచెం ఓపెన్ అప్ అయ్యేలా చేస్తుంది మీరు చాలా మంది కాలర్లతో వ్యవహరించే కీలక స్థితిలో ఉంటే కాబట్టిమళ్ళీ ఉన్నత స్థాయిలో ఎగ్జిక్యూటివ్గా మీరు చాలా కాల్స్కు హాజరవుతారు లేదా రిసెప్షనిస్ట్ స్థాయిలో లేదా కాల్ సెంటర్లో మరొక దిగువ స్థాయిలో మీరు వ్యవహరిస్తున్నట్లయితే చాలా కాల్స్తో ఆపై మీరు ఏకకాలంలో కాల్ చేసేవారిని నిలిపి ఉంచవలసి వస్తే కాబట్టి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను నిలిపి ఉంచడానికి మీరు చాలా మర్యాదగా ఉండాలి మరియు మీరు కొందరిని అనుసరించాలి నిజానికి కొన్ని సాధారణ నిబంధనలు మీరు వాటిని నిలిపివేసే ముందు మొదట అనుమతి అడగండి మీరు మర్యాదగా అడగవచ్చు నేను మిమ్మల్ని ఒక్క క్షణం నిలిపి ఉంచవచ్చా మేడమ్ లేదా సిర్ మీరు ఒక నిమిషం వేచి ఉంటారా అని అడగవచ్చు కాబట్టి సాధారణంగా మీరు మర్యాదగా అభ్యర్థించినప్పుడు ఎవరూ వద్దు అని చెప్పరు వారు దయచేసి నేను అని వేచి ఉంటాను అని చెబుతారు లేదా వీలైనంత త్వరగా చేయండి మరియు మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు కనెక్షన్ తిరిగి ఇస్తారు చాలా మర్యాదగా క్షమాపణ చెప్పండి మిమ్మల్ని నిలిపివేసినందుకు నేను క్షమాపణలు చెప్పగలను లేదా మీరు మిమ్మల్ని వేచి ఉంచినందుకు క్షమించండి అని చెప్పండిఅప్పుడు మీరు క్షమాపణ చెప్పకపోతే ధన్యవాదాలు చెప్పండి మీ సహనానికి ధన్యవాదాలు సర్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి అది అవతలి వ్యక్తికి వార్మ్త్ ని అనుభూతిని కలిగిస్తుంది ఆపై వారు గౌరవించాలని భావిస్తారు చివరలో ఉన్న మరొక వ్యక్తి మీరు ఆపై నేను మునుపటి నుండి చెప్పినట్లుగా మీరు చేసినప్పుడు చిరునవ్వుతో చెప్పండి కాబట్టి మీరు నవ్వుతున్నారని రిసీవర్ గ్రహించగలడు కాబట్టి మీరు నిజంగా ఉల్లాసంగా ఉంటారు మరియు మీరు చాలా ముఖ్యమైన కాల్స్ చేయబోతున్నప్పుడు అధికారిక కాల్స్ కొన్నిసార్లు మీరు మీ కంపెనీ కోసం ఏదైనా ఆర్డర్ చేయాల్సి రావచ్చు మీ జీవితం మరియు వృత్తిని మళ్ళీ కాల్స్ చేస్తున్న లేదా మారుస్తున్న టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇవ్వండి అటువంటి సందర్భాలలో మరియు సాధారణంగా దీనిని ఒక అభ్యాసంగా చేసుకోండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి కాల్ కోసం మిమ్మల్ని మీరు మానసికంగా భావోద్వేగపరంగా శారీరకంగా అది ఇంటర్వ్యూ కాల్ అని అనుకుందాం మీ చేతి పక్కన సీవీని సిద్ధంగా ఉంచండి ఆపై మిమ్మల్ని మీరు ఎలా ప్రదర్శించుకోవాలో గుర్తుంచుకోండి మీరు ఏమి చెప్పాలి ఆపై మిమ్మల్ని మీరు భావోద్వేగపరంగా ఉత్సాహపరుచుకోండి కాబట్టి కొన్ని స్వల్ప ప్రతికూల ఆలోచనలు ఉండవచ్చు కానీ మీరు ఉత్సాహంగా ఉండండి మరియు మీరు చెప్పండి అవును నేను దీనిని మానసికంగా మరియు తరువాత శారీరక పరంగా బలంగా భావించబోతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు సౌకర్యవంతమైన స్థితిలో ఉంచుకోండి కాబట్టి లేవడానికి లేదా చుట్టూ తిరగడానికి కాల్ తరచుగా గంట నలభై ఐదు నిమిషాలు వెళ్ళినప్పటికీ మీకు అనిపించదు కాబట్టిమిమ్మల్ని మీరు ఒక సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చుని ఆ గది ఉండాలా వద్దా అని నిర్ణయించుకోండి ఫ్యాన్ ఎక్కువ శబ్దం చేస్తున్నట్లయితే ఎయిర్ కండిషనింగ్ లేదా ఫ్యాన్ ఉపయోగించి చల్లబరచాలి ఫ్యాన్ను స్విచ్ ఆఫ్ చేసి ఎయిర్ కండీషనర్ మొదలైనవి ఉంచడం మంచిది కాబట్టి మానసిక తయారీ పరంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు శారీరకంగా సౌకర్యవంతంగా ఉంచుకోండి నోట్స్ మనస్సులో సిద్ధంగా ఉంచుకోండి లేదా వ్రాసి ఉంచుకోండిఎందుకంటే ఇది సమయాన్ని ఆదా చేస్తుంది కొన్నిసార్లు మీరు అత్యంత ముఖ్యమైన విషయాన్ని మరచిపోతారు కాబట్టిఅది మళ్లీ మొదట్లో పనికిమాలిన విషయాల గురించి మాట్లాడిచివర్లో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటం మరియు అవతలి వ్యక్తి చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడే సమయానికి మీరు పరధ్యానంలో పడిపోతారు కాబట్టిచివరకుఏమి జరిగిందో మీరు ముఖ్యమైన అంశాన్ని కోల్పోతారు మరియు మీరు మళ్లీ కాల్ చేయాలి ఇది విదేశీ కాల్ అని అనుకుందాం కాబట్టిమళ్ళీ మీరు ఎక్కువ చెల్లిస్తారు మరోవైపు అవతలి వైపు ఉన్న వ్యక్తి సిద్ధంగా ఉండకపోవచ్చు మీ కాల్ని స్వీకరించడానికి కూడా కాబట్టి అతని సమయం కూడా విలువైనది కాబట్టిఈ నోట్లను ప్రాధాన్యంగా లేదా కనీసం మానసికంగా వ్రాయండిఎందుకంటే ఇది సమయాన్ని డబ్బును మరియు మీ శక్తి మరియు అవతలి వ్యక్తి శక్తి ని కూడా ఆదా చేస్తుంది మీరు ఫోన్ను ఎక్కడ ఉంచుతున్నారో అక్కడ మీ డెస్క్ను శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా మీరు కార్డ్లెస్ని ఉపయోగిస్తుంటే లేదా కార్డ్లెస్ లైయింగ్ ఉంటే ఫోన్లో వస్తువులను పోగు చేయవద్దు కాబట్టిదానిపై మీరు మీ చొక్కా లేదా టీ షర్టును విసిరిఆపై టవల్ఆపై ఫోన్ చేసినప్పుడు మీరు హడావిడిగా వస్తారుఆపై రింగ్ శబ్దం వినబడుతుందికానీ అప్పుడు కార్డ్లెస్ ఎక్కడ పడి ఉందో ఫోన్ ఎక్కడ పడి ఉందో మీకు తెలియదు కాబట్టిమీరు దాని కోసం వెతుకుతూనే ఉంటారు కాబట్టి అలా చేయకండి ఫోన్లో దేనినీ పోగు చేయకండి దానిని శుభ్రంగా ఉంచండి మరియు నోట్ ప్యాడ్ను మరియు పెన్ ను ఫోన్ దగ్గర పెట్టుకోండి కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు కుడిచేతి వాటం ఉన్నవారు అయితే కాబట్టి దానిని కుడి వైపున ఉంచండి మరియు ఫోన్ ను ఎడమ వైపున ఉంచండి మరియు మీ ఫోన్ గురించి తెలుసుకోండి నేడు ఫోన్లు చాలా సౌకర్యాలతో వస్తున్నాయి ఎవరూ కాల్ చేయనప్పుడు మీరు మీ స్నేహితులకు మరియు ఇతరులకు కాల్ చేయండి కాబట్టి మ్యూట్ లైక్ హోల్డ్ ఆపై కాన్ఫరెన్స్ వంటి స్పీకర్ ఎంపిక వంటి అనేక ఎంపికలను ఉపయోగించండి కాల్ చేయండి మరియు మొదలైనవి ఆపై వాయిస్ మెయిల్ కూడా మీ ఫోన్లో ఏ రకమైన వాయిస్ మెయిల్ను రికార్డ్ చేయవచ్చో మీరు దానిని ఎలా యాక్టివేట్ చేయవచ్చు కాబట్టి ఈ విషయాలను మీరు సాధన చేయాలి మరియు మీరు పరికరాలలో ప్రావీణ్యం పొందాలిమీరు కాల్ చేస్తున్నపుడు కాదు కానీ కాల్కు ముందే మీరు ఫోన్లు కేటలాగ్లతో వస్తాయని మరియు మంచి ఫోన్లలో ఆన్లైన్లో కేటలాగ్లు అందుబాటులో ఉంటాయని ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు అది అందకపోతే ఆన్లైన్లో కేటలాగ్ని డౌన్లోడ్ చేసుకోండి మరియు మీరు ఒంటరిగా ఉన్నట్లయితేఆపై మీకు మంచి ఫోన్ సిస్టమ్ ఉంటే చాలా సార్లు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి స్పీకర్ను ఉపయోగించండి కాబట్టి మీరు దానిని స్పష్టంగా వినవచ్చుఆపై మీరు చెమట పట్టకుండా నోట్స్ను కూడా తయారు చేయవచ్చు ఎక్కువ ప్రయత్నం చేయకుండా మరియు స్పీకర్ను ఉపయోగించడం కూడా మంచి పద్ధతికానీ ఇతరులు చుట్టూ ఉంటే ఆపై మీరు గోప్యతను కొనసాగించాలనుకుంటున్నారుఆపై మీరు స్పీకర్ను ఉపయోగించకుండా నివారించవచ్చు మీరు మళ్లీ కాల్ చేసినప్పుడుమీరు డయల్ చేసే ముందు నంబర్ని తనిఖీ చేసి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలిఎందుకంటే నంబర్ను డయల్ చేయడం మరియు క్షమించండి ఇది రాంగ్ నంబర్ అని చెప్పడం చాలా ప్రొఫెషనల్ కాదు నిపుణులు ఎప్పుడూ తప్పు కాల్స్ చేయరు మీరు జాగ్రత్తగా ఆ నంబర్కు డయల్ చేసిఆపై మీరు డయల్ చేసినప్పుడు దాన్ని సరిగ్గా తనిఖీ చేయండి మరియు మీరు సరిగ్గా నోట్ చేసిన సంఖ్యలను కూడా తనిఖీ చేయండి మీరు కాల్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అసలు ఫోన్ తీసిన వాడు అవునాఅవునా అని అడగడం చాలా అమర్యాదగా ఉందిముందుగా ఫోన్ తీసిన వాడు ఈ జాన్ అని పరిచయం చేసుకోవాలి లేక గుప్తా లేక పంకజ్ ఫోన్ చేస్తున్ననేను గుడ్ మార్నింగ్ చెప్తున్నప్పుడు మర్యాదపూర్వకమైన అభినందనలు ఇస్తాడు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానా లేదా అలా మాట్లాడటానికి సరైన సమయం కాదా ఆ వ్యక్తి మీ అభివాదాలను అంగీకరిస్తాడుఅప్పుడు అతను సరైన వ్యక్తి అని మీకుతెలుస్తుంది కాబట్టిమీరు ముఖ్యంగా వృత్తిపరంగా ఏమి మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండండి మీరు కూడా దానిని వ్రాయవచ్చు మాట్లాడే ముందు దానిని రిహార్సల్ చేయండి మరియు సరైన సమయంలో సరైన విషయం చెప్పండి మరియు సముచితంగా ముగించండి కాబట్టి ఈ క్రమంలో మీరు ఏమి చెప్పాలి కాబట్టి మీరు తక్కువ ప్రాముఖ్యత కలిగిన దానితో ప్రారంభించండి ఆపై ఇతర విషయం వైపు ముందుకు సాగండిఆపై ముఖ్యంగా కొన్నిసార్లు మీరు కూడా ఫోన్లో కొంచెం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉండవచ్చు కాబట్టిమీరు ప్రశ్నలను అడగాలనుకునే విధానానికి అనుగుణంగా మీరు క్రమం చేసి ఆపై సమాచారాన్ని సేకరించి చాలా ముఖ్యమైనదాన్ని చివరిలో ఉంచండి తద్వారా ఆ వ్యక్తి వార్మ్ అప్ అవుతాడుఆపై మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఆపై ఎప్పుడు మళ్ళీ ముగించేటప్పుడు మీరు సరైన ముగింపుకు చేరుకుంటారుమీరు ఆ వ్యక్తిని మెచ్చుకునే కొన్ని సాధారణ నిబంధనలను అనుసరించవచ్చు కాబట్టిమీతో మాట్లాడటం మంచిది అని మీరు చెప్పవచ్చుఆపై ఇవ్వండి లేదా ముగించండి నేను మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని మీరు చెప్పగల ఆశ యొక్క భావంనేను ఆశిస్తున్నాను అని కూడా మీరు చెప్పవచ్చు మిమ్మల్ని పార్టీలో చూడటానికి లేదా సమావేశం మొదలైన వాటిలో ఎక్కడో మిమ్మల్ని చూడాలని నేను ఆశిస్తున్నాను మరియు వీడ్కోలు చెప్పే చాలా సరళమైన సాధారణ మార్గం మీరు వీడ్కోలు చెప్పవచ్చు ఆపై మీరు చూడండి అని చెప్పవచ్చు మీకు త్వరలో లేదా మంచి రోజు వస్తుందిఅప్పుడు మీరు దానిని మూసివేయవచ్చు ఇప్పుడుకొంతమంది సమస్యాత్మకమైన మాట్లాడేవారు ఉన్నారువారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు లేదా వారు మీ గొంతు లాగా లేదా మీరు లేదా మీరు బిజీగా ఉన్న వ్యక్తి అని వారికి తెలుసుఅప్పుడు మీతో మాట్లాడటం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని వారికి తెలుసు కాబట్టివారు కాల్ని వేలాడదీస్తారు కాబట్టిరిసీవర్ కాల్ను ముగించడానికి నిరాకరిస్తాడు ఇప్పుడుమీరు చెప్పడానికి భయపడే బదులు మీ వద్ద ఉన్నదంతా మర్యాదగా చెప్పాలి మీకు సమావేశం ఉంటే మీరు వారికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు సమావేశం ఉందనిమీరు సమావేశానికి పరుగెత్తుతున్నారని మీరు వారికి చెప్తారు మీరు విద్యార్థి లేదా ఉపాధ్యాయులా మీకు తరగతి ఉందని లేదా మీకు ఉపన్యాసం ఉందని మీరు ఎల్లప్పుడూ చెప్పవచ్చు మీరు చర్చకు హాజరు కావాలనుకుంటున్నారా లేదా ఏదైనా అపాయింట్మెంట్లో మీకు వైద్యుడితో అపాయింట్మెంట్ ఉందని చెప్పండి కాబట్టిమీరు వెళ్లి దానిని పట్టుకోవాలి లేదా మీ వాహనాన్ని సర్వీసింగ్ చేయడానికి మీకు అపాయింట్మెంట్ ఉన్నట్లు కూడా ఉండాలి కాబట్టిఈ విషయాలను మీరు చెప్పవచ్చు ఆపై మీరు మర్యాదగా కాల్ని ముగించవచ్చు మరియు మీరు అవతలి వ్యక్తి దానిని కొనసాగించాలనుకుంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ సమయం ఇవ్వండి ఇంకా ఏదైనా ఉంటే వారు మీకు సందేశం పంపవచ్చని లేదా వారు మీకు ఇమెయిల్ కూడా పంపవచ్చని కూడా మీరు వారికి చెప్పవచ్చు రాబోయే ఉపన్యాసాలలోమీరు ఇమెయిల్లను ఉపయోగించడంలో నిర్దిష్టంగా ఎలా అనుసరించవచ్చనే దాని గురించి కూడా మనము మాట్లాడుతాముకానీ ప్రస్తుతం మీరు దానిని మరొక ఎంపికగా ఉపయోగించవచ్చుప్రత్యేకించి మిమ్మల్ని హోల్డ్ చేసి ఆపై వారు మిమ్మల్ని కాల్ పూర్తి చేయనివ్వరు కాబట్టి మీరు వారికి ఒక ఎంపికగా ఇవ్వవచ్చు ఇప్పుడు మీరు అక్కడ ఉన్నట్లుగా ఒకరి తరపున మీకు కాల్ వచ్చినప్పుడు ఎవరికో కాల్ వచ్చిందిఆపై ఆ వ్యక్తి మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన సమాచారం ఇవ్వమని అడిగాడు మరియు అప్పుడు మీరు ఆ సమాచారాన్ని నోట్ చేసిఆపై మీరు దానిని అవతలి వ్యక్తికి పంపాలి కాబట్టి ఇది మళ్ళీ మీరు రిసెప్షనిస్ట్ కావడం వల్ల కావచ్చు లేదా మీరు కీలక స్థానంలో ఉండటం వల్ల కావచ్చు మేనేజర్ వల్ల కావచ్చు లేదా మీరు సహోద్యోగిఆపై మీరు కాల్ అందుకుంటారు మరియు మీరు దీన్ని పాస్ చేయాలి ఇప్పుడు మీరు ఆలోచించే బదులు కాల్ వివరాలను నోట్ చేయడం ముఖ్యం మీరు దానిని గుర్తుంచుకుంటారు మరియు ముఖ్యంగా మీకు అవసరమైన కార్యాలయ పరిస్థితులలో కార్పొరేట్ సంస్థలలో దానిని పాస్ చేస్తారు మొదట వ్యక్తి పేరు వంటి కాల్ వివరాలను నోట్ చేసుకోవడం మీ సహోద్యోగి మూడు రోజుల తర్వాత రావచ్చు కాబట్టి కాల్ చేసిన తేదీ ఒక వారం తరువాత మీరు అక్కడ ఉండకపోవచ్చు కాబట్టి మీరు దానిని వ్రాసి అతని లేదా ఆమె మీద వదిలివేయండి కాల్ సమయం మరియు కాల్ యొక్క ఉద్దేశ్యంఆ వ్యక్తి మీకు ఎందుకు కాల్ చేశాడు మరియు ఆ వ్యక్తి మీ సహోద్యోగి నుండి ఏమి కోరుకున్నాడు కాబట్టిఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరు పేర్కొన్నారు కాబట్టి ఇది మళ్లీ వ్యాపార పరిస్థితి అయితే ఎవరైనా ఆర్డర్ పంపడానికి ఏదైనా ఫాలో అప్ చేయడానికి ఎవరినైనా పిలుస్తారు లేదా ఆర్డర్ను కూడా తీసుకోండిఆపై అది చేయవలసిన కాలపరిమితి ఏమిటి కాబట్టి మీరు ఎవరికైనా కాల్ చేసి మీరు ఈ వివరాలన్నింటినీ ఇవ్వాల్సి వస్తే మీరు జవాబు ఇచ్చే యంత్రంలో కూడా సందేశాన్ని వదిలేస్తే అలాంటి వివరాలను ఇవ్వండి వృత్తిపరమైన పరిస్థితులలో ఒక ఫార్మాట్ ని ఉపయోగించడం మంచిది కానీ ఇంట్లో కొంతమంది అధికారులు కూడా వారు ఈ విధమైన ఫార్మాట్ ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది కేవలం టెలిఫోన్ నోట్స్ లాంటిది కాబట్టి మీరు తేదీ సమయం కోసం స్థలాన్ని వదిలివేస్తేఆ వ్యక్తి దానిని నోట్ చేసుకోవడం సులభంఆపై సందేశం ఎవరికి వచ్చింది అనే సందేశం వస్తుంది కాబట్టి మీరు వ్యక్తి పేరును వ్రాయండి మరియు ఎవరు దీనిని పిలిచారు ఆపై సందేశం ఏమిటి అంటే ప్రయోజనం ఏమిటి కాబట్టినేను చెప్పినట్లుగా ఇది కేవలం గది బుకింగ్ మొదలైనవాటిని ఆర్డర్ చేయడం కావచ్చు మరియు ఏ చర్య తీసుకోవాలి అక్కడ కూడా సంప్రదింపు సంఖ్య లేదా సంప్రదింపు చిరునామా లేదా ఏదైనా వ్రాయవచ్చు మీరు దానిని అక్కడ కూడా గమనించవచ్చని గమనించాలి కాబట్టిఎలాంటి తప్పుడు సమాచార మార్పిడిని నివారించడానికి లేదా కొన్నిసార్లు ఇది మీకు ఒక ఫార్మాట్గా సహాయపడుతుంది మీరు దానిని గమనించడం మిస్ అవుతారు మరియు అవతలి వ్యక్తి కాల్ చేయరు వ్యక్తి యొక్క మరొక వైపు చాలా ముఖ్యమైన వ్యక్తి మరియు అతను కోపంగా ఉంటాడు లేదా అతను మీ కార్యాలయంతో కమ్యూనికేషన్ వ్యాపార లావాదేవీని ఆపివేస్తాడు కాబట్టి ఆ విషయాలను నివారించవచ్చు ఇప్పుడునేను ముగించే ముందు మీరు నిదానంగా ప్రొఫెషనల్గా మారినప్పుడు కొన్ని సవాళ్లు ఉన్నాయని హైలైట్ చేయాలనుకుంటున్నానుమీరు వృత్తిపరమైన పద్ధతిలో అధునాతన టెలిఫోన్ వినియోగదారు అయినప్పుడు నెమ్మదిగా ప్రొఫెషనల్ అవుతారు రాబోయే ఉపన్యాసంలో మనం అప్పుడప్పుడు చర్చించే సవాళ్లలో ఒకటి నేను మరిన్ని సవాళ్లను చర్చించి ఆ సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన లక్షణాలను చర్చించండి మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్లలో ఒకటి అసహ్యకరమైన వార్తలను అందించడం ఇప్పుడుఅసహ్యకరమైన వార్తలను అందించడం అనేది జరిగిన ప్రమాదం లాంటిది కావచ్చు మరియు ఏ సరుకుఏ పదార్థాలు తీసుకువెళ్లబడినా కాబట్టిఅవన్నీ వృధా అయ్యాయి ఉదాహరణకుమీరు ఒక ట్రక్కులో లోడ్ చేసిన ఐస్ క్రీంను మరొక ప్రదేశానికి పంపుతున్నారు కాబట్టివెంటనే ప్రమాదం జరిగింది మరియు లోపల కూలర్ ఉంది పని మానేసి ఐస్ క్రీం కరిగిపోవడం ప్రారంభించింది మరియు ఇది ఒక పార్టీకి వెళ్ళాలి మరియు ఐస్ క్రీం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు కాబట్టిఈ రకమైన అసహ్యకరమైన వార్తల నుండి ఇది ఒకరి మరణం కూడా కావచ్చుఎవరైనా ఆశించబడతారుకానీ ఆ వ్యక్తి మరణించాడు కాబట్టిఇదిఏ రకమైన విపత్తు అయినా కావచ్చుఏదైనా ప్రమాదం అయినా కావచ్చు లేదా ఏదైనా ఆలస్యం అయినా కావచ్చు కాబట్టి మీరు ఈ రోజున ఏదైనా డెలివరీ చేయాల్సి ఉంటుంది కానీ మీరు దానిని డెలివరీ చేయలేరు ఎందుకంటే మీ కార్మికులు సమ్మె చేశారు కాబట్టి మీకు కేవలం రెండు రోజులు మాత్రమే అవసరం కాబట్టిమీరు దీన్ని ఎలా నిర్వహిస్తారు ఇప్పుడుసాధారణంగా మీరు అసహ్యకరమైన వార్తలను అందించాల్సి వచ్చినప్పుడు తటపటాయించకండిసంబంధం లేని విషయాలను చెప్పడానికి ప్రయత్నించకండిఆపై నెమ్మదిగా రండి ఎందుకంటే అది అవతలి వ్యక్తిని బాధపెడుతుంది చాలా మర్యాదపూర్వకమైన పద్ధతిలో నేరుగా విషయానికి రండి ఉదాహరణకుమీరు ఈ సమయానికి ఈ ఐస్ క్రీం ట్రక్ చేరుకోవాలని మీరు ఆశిస్తున్నారని చెప్పవచ్చుకానీ అది ప్రమాదానికి గురైందని మీకు తెలియజేయడానికి నేను చాలా చింతిస్తున్నాను ఇప్పుడు కారణం చెప్పండి కాబట్టిఇది ఎలా జరిగింది బహుశా అది మా డ్రైవర్ తప్పు కాదని మీరు చెప్పవచ్చు కానీ ఎదురుగా ఉన్న ఇతర ట్రక్కు వ్యక్తి వచ్చిఅతను తాగిఆపై మా లారీని ఢీకొన్నాడు కాబట్టికారణం వాస్తవానికి అవతలి వ్యక్తిని కొంత చల్లబరుస్తుంది ఇప్పుడు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించండి కాబట్టిఉదాహరణకు సర్ మేము దీన్ని మీ వద్దకు తీసుకురాలేము ఎందుకంటే అది కరిగిపోవడం ప్రారంభించిందికానీ అక్కడ మనకు ఒక సోదరి కాన్సెర్న్ గా ఉంది ఒకే సమస్య ఏమిటంటే ఇది మన బ్రాండ్ కాదు కానీ బ్రాండ్ కూడా అంతే మంచిది కాబట్టి మనం వారికి కాల్ చేసి ఆపై డెలివరీ చేయమని అడగవచ్చు బహుశా వారు మనం చేయగలిగిన దానికంటే కొంచెం తక్కువ సరఫరా చేస్తారుకానీ కనీసం మీరు పరిస్థితిని నిర్వహించగలరు కాబట్టిఅది ప్రత్యామ్నాయ పరిష్కారంఇది అవతలి వ్యక్తికి కూడా సౌకర్యంగా ఉంటుంది మరియు దాని చివరలో మీరు క్షమించండి అని చెప్పవచ్చు లేదా మీరు ప్రారంభించినప్పుడు కూడా నేను భయపడుతున్నాను అని చెప్పవచ్చు మరియు ప్రమాదానికి గురైనందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను కాబట్టి ఈ విషయాలు అవతలి వ్యక్తికి సౌకర్యంగా ఉంటాయి ఇప్పుడుదాని చివరిలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని గ్రహించండి ఇది చాలా క్లిష్టమైన మరియు చాలా సవాలుగా ఉన్న పరిస్థితికానీ దీనిని తెలియజేసిన తరువాత మీరు ఎలాంటి ప్రతిస్పందనను ఆశించవచ్చు ఆ వ్యక్తికి కోపం రావచ్చు ఆ వ్యక్తి ఏ రాజీనైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు మీరు ఇస్తున్నారు లేదా మీరు ఉపయోగిస్తున్న దయగల పదాల వల్ల ఆ వ్యక్తి మృదువుగా ఉండవచ్చు మరియు మీరు ఇస్తున్న మంచి సలహాలు దాని చివరలో మీరు మాట్లాడాలని గుర్తుంచుకోండి మీరు ఇతరులను గౌరవించే విధంగా అవతలి వ్యక్తిని ఒప్పించాలి ఉదాహరణకు ఆ వ్యక్తికి తెలుసు మీరు చాలా చెడ్డ వార్తలను తెలియజేయబోతున్నట్లయితే ఆ వ్యక్తి మీరు ఏదో క్షమించమని చెప్పారని తెలుసుసాధారణంగా ప్రజలు దానిని తీసుకువచ్చే వ్యక్తిపై కోపంగా ఉంటారు కానీ అదే సమయంలో మీరు చెప్పే విధానం ఆపై మీరు ఇస్తున్న ఓదార్ప ఇది మీ పట్ల గౌరవాన్ని సంపాదించాలిఇది రాబోయే సుదీర్ఘ కాలంలో అదే వ్యక్తితో కమ్యూనికేషన్లో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది ఆలోచనకు దగ్గరగా ఉన్న సోఫోక్లెస్ నుండి ఒక ఉల్లేఖనంతో నేను ముగించాలనుకుంటున్నాను నేను మునుపటి దానిలో ముగించాను కాబట్టిచెడు వార్తలను తెచ్చే దూతను ఎవరూ ప్రేమించరని ఆయన చెప్పారు కాబట్టి మీరు రాజులను చూస్తేఎవరైనా చెడ్డ వార్తలు తీసుకురావడం చూస్తేవ్యక్తిని తల నరికివేసే స్థాయికి వెళ్లి చెడు వార్తలను తీసుకువచ్చే దూతను వెంటనే చంపండి కాబట్టిఇప్పుడు కూడా మీరు చెడు వార్తలను తీసుకువస్తే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడరుకానీ అది ఇప్పుడు కూడా నిజం కానీ నేను చెప్పినట్లుగామీరు ఇందులో నేను సూచించిన అన్ని మర్యాదపూర్వక ప్రవర్తన మరియు అలంకారాన్ని ఉపయోగిస్తే మీరు గౌరవం పొందగలుగుతారు మీరు చెడ్డ వార్తను అందించినప్పటికీ కాల్ ముగింపులో చెప్పడం ముఖ్యం కాబట్టి వారు చాలా మంచి వార్మ్ గా నిజాయితీగా మరియు గౌరవప్రదంగా ఉన్న వారితో మాట్లాడతారని వారు భావిస్తారు కాబట్టిఈ నోట్ తో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఇది చూసినందుకు ధన్యవాదాలు తరువాతి భాగంలో నేను మీ టెలిఫోన్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై తుది చర్చతో వస్తాను

అందరికి ధన్యవాదాలు మంచి రోజు తో